ఈ భాగంలో మనం సర్క్యూట్ రూపకల్పనలో ఉపయోగకరంగా ఉండే కొన్ని ప్రత్యేక సందర్భాలను పరిశీలిస్తాము మరియు ఇవి ఓపెన్ మరియు షార్ట్ సర్క్యూట్ల సందర్భాలు ఇప్పుడు మనము షార్ట్ సర్క్యూట్ అని చెప్పినప్పుడు అది ఈ రెండు నోడ్స్ n1 మరియు n2 మధ్య షార్ట్ సర్క్యూట్ అని చెప్పాలి దీనిని పరిగణించడానికి అనేక మార్గాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు నోడ్ n1 ఉంది మరియు ఇక్కడ నోడ్ n2 ఉంది మరియు వాటి మధ్య షార్ట్ సర్క్యూట్ ఉందని మనము చెప్తున్నాము షార్ట్ సర్క్యూట్ అంటే ఈ రెండు నోడ్ లను కలిపే ఆదర్శవంతమైన వైర్ తప్ప మరొకటి కాదని మనకు తెలుసు కాబట్టి దీనిని పరిష్కరించటానికి అనేక మార్గాలు ఉన్నాయి కాబట్టి ముందుగా మనము దీనిని రెండు వేర్వేరు నోడ్లుగా పపరిగణించకుండా ఎల్లప్పుడూ సాధ్యమయ్యే ఒకే నోడ్గా పరిగణించాలి మనము రెండు వేర్వేరు నోడ్లను కూడా పరిగణించము కానీ చాలా సార్లు విశ్లేషణ సమయంలో మనము రెండు వేర్వేరు నోడ్లను పరిగణించి మరియు వాటి మధ్య షార్ట్ సర్క్యూట్ జరిగింది అని అనుకోవచ్చు ఈ సందర్భాలు అన్నీ సాధ్యమే కాబట్టి షార్ట్ సర్క్యూట్ యొక్క స్వభావాన్ని మనము పరిశీలిద్దాము ఇది నిజంగా సామాన్యమైనది దీనిని చూద్దాము కాబట్టి n1 మరియు n2 ల మధ్య షార్ట్ సర్క్యూట్లు అంటే ఏమిటి అంటే రెండు నోడ్ల మధ్య సున్నా వోల్టేజ్ వ్యత్యాసము ఉంటుంది ఇప్పుడు ఈ రెండు నోడ్ల మధ్య వోల్టేజ్ సున్నా ఉంటుంది కాబట్టి మనము దీని యొక్క IV లక్షణాన్ని స్పష్టంగా గ్రాఫ్ గీస్తే వోల్టేజ్ ఎల్లప్పుడూ సున్నా మరియు ఏదైనా కరెంట్ షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ వైర్ అంతా ప్రవహిస్తుంది కాబట్టి గ్రాఫ్ లక్షణం ఆరిజిన్ గుండా వెళ్లే నిలువు సరళరేఖ అవుతుంది ఇప్పుడు దీని నుండి ఇది యొక్క సున్నా విలువ కలిగిన వోల్టేజ్ మూలము గానూ ప్రాతినిధ్యం వహిస్తుందని స్పష్టమవుతుంది మరియు ఇది నిరోధక మూలానికి సమానం అనగా రెసిస్టర్ విలువ సున్నా కాబట్టి ఇవి స్పష్టంగా R 0 అయితే V IR సమీకరణము నుండి V ఎల్లప్పుడూ సున్నాకి సమానంగా ఉంటుందని మనకు తెలుసు కాబట్టి ఈ రెండు నోడ్ల మధ్య షార్ట్ సర్క్యూట్ను కలిగి ఉండటానికి ఇవన్నీ సమానమైన భావనలు అందుకే నేను ఈ విషయాన్ని మొదటగా చర్చించాము ఇప్పుడు అదేవిధంగా మనము దీనిని రెండు నోడ్ల మధ్య సున్నా ప్రేరకత్వముగా కూడా భావించవచ్చు ఎందుకంటే వోల్టేజ్ V అనేది కరెంట్ I యొక్క సమయ అవకలనము మరియుఇండక్టర్ L ల లబ్దము అని మనకు తెలుసు అంటే సమయ అవకలనము యొక్క ఏదైనా పరిమిత విలువకు వోల్టేజ్ ఇప్పటికీ సున్నా అవుతుంది చివరకు మనము దీనిని నిరూపించాలనుకుంటున్నాము కానీ మనము దానిని ఇక్కడ వదిలివేయవచ్చు అదేవిధంగా మనము దీనిని రెండు నోడ్ల మధ్య అనంతము విలువ కల కెపాసిటెన్స్ గా కూడా భావించవచ్చు అప్పుడు కెపాసిటెన్స్ కనెక్ట్ చేయబడిన ఈ రెండు నోడ్లు ఒకే వోల్టేజ్ విలువను కలిగి ఉంటాయి కాబట్టి ఓపెన్ సర్క్యూట్ అనేది కూడా ఇదే విధమైన భావన కాబట్టి ఓపెన్ సర్క్యూట్ అంటే నిజంగా ఈ రెండు నోడ్స్ మధ్య కనెక్షన్ లేదు మరియు ఓపెన్ సర్క్యూట్ అంటే ఈ రెండు నోడ్ల మధ్య కరెంట్ ప్రవాహాలు లేవు అంటే కరెంట్ విలువ సున్నా అంటే దీని అర్థం ఏమిటంటే దీనిని మనము సున్నా కరెంట్ మూలముతో సమానంగా వర్ణిస్తాము ఎందుకంటే కరెంట్ సున్నా అయితే మనము దాని IV లక్షణాలను గ్రాఫ్ రూపములో గీస్తాము ఆ గ్రాఫ్ సున్నా గుండా వెళుతున్న సమాంతర రేఖ మరియు అది కరెంట్ I విలువ సున్నా కనుక ఇది సున్నా విలువ కలిగిన కరెంట్ మూలము ఇది అనంతమైన విలువ కలిగిన నిరోధకత్వము లేదా సున్నా విలువ కలిగిన కండక్టెన్స్ కి సమానం మరలా మనము దీనిని నిరూపించాలనుకుంటున్నాము అయితే ఇది సున్నా విలువైన కెపాసిటెన్స్ లేదా అనంతమైన ఇండక్టెన్స్ కి సమానమని మనము చాలా సులభంగా చూపించవచ్చు కనుక ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి కొన్నిసార్లు ఓపెన్ సర్క్యూట్ లేదా షార్ట్ సర్క్యూట్ గురించి ఆలోచించడం ఉపయోగకరంగా ఉంటుంది